సరళ వ్యవస్థ యొక్క ఫోర్స్ రెస్పాన్స్ ను కనుగొనే విషయములో ముఖ్యంగా మొదటి ఆర్డర్ RC సర్క్యూట్ ను సైనూసోయిడల్ సిగ్నల్ కు అనగా దీనిని సాధారణంగా cos w t గా సూచించవచ్చు అంటే ω పౌన పున్యం మరియు Vp అనేది సైనోసోయిడల్ యాంప్లిట్యూడ్ కాబట్టి ఇది మనము ఉపయోగించే సాధారణ రూపం కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఇన్పుట్ sin w t దీనికి మనము V p cos ω t 2 ఇంకా ఉందని అనుకుంటాము మనకు చాలా సులువైన మార్గాలు ఉన్నాయని చూశాము మనము ఈ దశలన్నింటికీ చేయము అక్కడ మనము ఎక్స్పోనెన్షియల్ ఉంచి ఆ పనులన్నీ చేశాము కాబట్టి సాధారణంగా మనము ఒక ఉదాహరణకి RC సర్క్యూట్ యొక్క రియల్ కోయఫిషియన్ట్ తో లీనియర్ సిస్టమ్ నుండి తీసుకుంటే మనకు కొంత అవుట్ పుట్ లభిస్తుంది దీనిని V p cos ω t కు రెస్పాన్స్ గా పిలుస్తాము మరియు ఇక్కడ sine కలిగి ఉంటే మనం వేరే రెస్పాన్స్ ను పొందుతాము అది V p sin ω t అవుతుంది మనం ఈ స్టడీ లో V p sin ω t కు ఫోర్స్ రెస్పాన్స్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాము అప్పుడు ఈ సందర్భంలో మనం ఈ రెండు ఇన్పుట్లను సూపర్ పొజిషన్ చేసి 1 తో ఈ j √ 1 గుణించినప్పుడు మన ఇన్పుట్ V p ej ω t అవుతుంది మరియు వాస్తవానికి అది లీనియర్ సిస్టమ్లో రియల్ ప్రోగ్రెషన్ లని కలిగి ఉంటుంది ఇప్పుడు లీనియర్ సిస్టమ్ యొక్క సూపర్ పోజిషన్ సంబంధించినంత వరకు ఇది ఫోర్స్ రెస్పాన్స్ అవుతుంది కాబట్టి ఈ రెస్పాన్స్ × j అది × 1 అలా చేయడానికి కారణం ఏమిటంటే ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ కి ఫోర్స్ రెస్పాన్స్ ను లెక్కించడం చాలా సులభం ఇప్పటికీ ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్కు ఫోర్స్ రెస్పాన్స్ ఏమిటి ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ కి కొన్ని సంఖ్యలతో స్కేల్ చేయబడిన అదే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది మరియు ఆ సంఖ్య సర్క్యూట్లోని సర్క్యూట్ కాంపొనెంట్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని లెక్కించడం చాలా సులభం మనకు నిజంగా V p × ω cos ω t యొక్క రెస్పాన్స్ మీద ఆసక్తి ఉన్నది అది ఇక్కడ మనం ఇస్తున్న సిగ్నల్ ఇప్పుడు లీనియర్ సిస్టమ్ కు రియల్ కోఎఫీషియంట్స్ మాత్రమే ఉంటే మన ఈ చోటే మాత్రమే √ 1 లేదా j యొక్క ఇమ్యాజినరి భాగం తో గుణించాలి కాబట్టి ఇక్కడ రియల్ భాగం ని పరిగణించండి చాలా విశ్లేషణలు దీనిపై ఆధారపడి ఉంటాయి వాస్తవానికి కొంతకాలం తర్వాత ముఖ్యంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్లో మరియు ఈ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఇది చాలా సాధారణం ఎక్స్పోనెన్షియల్ జ్యామితిలో మనం cos మరియు sin చేయము మనం ఇక్కడ V p × cos ω t కు రెస్పాన్స్ లెక్కిస్తున్నాము మరియు V p ej ω t కు రెస్పాన్స్ ని లెక్కించడం ద్వారా పొందవచ్చు మరియు ఇది రియల్ భాగాన్ని తీసుకోండి ఎందుకంటే లీనియర్ సిస్టమ్ కి రియల్ కోయఫిషియంట్లు ఉన్నాయి మనకు కాంప్లెక్స్ కోయఫిషియన్ట్ లు ఉన్నాయి అవి కలపవచ్చు వాస్తవానికి మనకు ఇలాంటి వ్యవస్థలు లేవు కానీ కాబట్టి j √ 1 అయిన రెస్పాన్స్ ఈ రెండు విషయాలను విడిగా ఉంచుతుంది మన వాటిని ఎక్స్పోనెన్షియల్గా మిళితం చేయవచ్చు కానీ ఇప్పటికీ రియల్ మరియు ఊహాత్మక భాగాలుగా వేరు చేయవచ్చు ఒక నిర్దిష్ట సర్క్యూట్ లో మనం ఇక్కడ V s ని వర్తింపజేస్తే మనకి కొంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి V s V p e st అయితే ఫోర్స్ రెస్పాన్స్ కాబట్టి స్పష్టంగా V p e j ω t ϕ ఇది V p e j e j ωt కి సమానం కాబట్టి ఈ మొత్తాన్ని ejωt తో గుణించాలి కాబట్టి ఈ భాగం అలాంటిది కాబట్టి ఇప్పుడు రెస్పాన్స్ ఏమిటి V p ej ϕ 1 j ω CR e jωt లేదా మనం ఈ రెండు విషయాలు ఈ విధంగానైనా కలిసి ఉంచవచ్చు ఇది కూడా V p e jωtϕ ఇది అసలు ఎక్స్పోనెన్షియల్ కాంప్లెక్స్ సంఖ్యతో భాగించబడినది చివరగా V p cos ω t ϕ దీని యొక్క రియల్ భాగం యొక్క రెస్పాన్స్ ఏమిటి మరియు మొదట దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఏమిటంటే కాంప్లెక్స్ సంఖ్యలతో కూడిన గణనలతో మనం ఇప్పటికే చాలా సౌకర్యంగా ఉన్నాయని చూశాము కాంప్లెక్స్ సంఖ్య యొక్క రెండు రూపాలు ఉన్నాయి అది దీర్ఘచతురస్రాకార రూపం ఇక్కడ x మరియు y కోఆర్డినేట్ల కాంప్లెక్స్ సంఖ్యలు ఇస్తాము లేదా పోలార్ రూపం కి ఇక్కడ యాంప్లిట్యూడ్ మరియు ఆర్గ్మెంట్ లేదా యాంగిల్ ఉండాలి ఇప్పుడు రెండు ప్రాతినిధ్యాలు నోడ్ ను జోడించడానికి ఈ కాంప్లెక్స్ సంఖ్యలు గణించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నాము కాబట్టి ఇక్కడ దీన్ని ఉపయోగిస్తే మనకి 1 1 j ω CR వస్తుంది దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏమిటి ఇది యాంప్లిట్యూడ్ మరియు ఆర్గ్మెంట్ tan 1ωCR అవుతుంది కాబట్టి దీన్ని చేయుటకు అనేక మార్గాలు లేదా మనము రేషనలైజ్ చేస్తాము తద్వారా మన నిజమైన డినామినేటర్ ను పొందుతాము మరియు తరువాత ఒక సంక్లిష్ట న్యూమరేటర్ మరియు మొదలైనవి పొందుతాము కాబట్టి చివరగా దీనికి రెస్పాన్స్ V p √ 1 ω CR² మరియు cos wt ϕ tan 1 ω C R గా మారుతుంది కాబట్టి సైనూసోయిడ్ను లీనియర్ సిస్టమ్ కు వర్తింపజేస్తే మనకు అదే ఫ్రీక్వెన్సీ గల సైనూసోయిడ్ వస్తుంది కానీ యాంప్లిట్యూడ్ మరియు ఫేస్ లో మార్పు ఉంటుంది యాంప్లిట్యూడ్ ఎంత మారుతుంది మరియు ఫేస్ ఎంత మారుతుంది అనేది సర్క్యూట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫేస్ లో ఇంత మార్పు ను పొందుతాము మరియు ఈ కారకం ద్వారా యాంప్లిట్యూడ్ మార్చబడుతుంది తద్వారా ఇది సర్క్యూట్ మరియు ఫ్రీక్వెన్సీ పై స్పష్టంగా ఆధారపడి ఉంటాయి కాబట్టి మనకు కెపాసిటర్లు లేదా ఇండక్టర్లను కలిగి ఉన్న తర్వాత ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ సర్క్యూట్లు వేర్వేరు పౌన పున్యం వద్ద భిన్నంగా ప్రవర్తిస్తాయి స్పష్టంగా మనం ఈ వ్యక్తీకరణ నుంచి ω చాలా పెద్దది ఉంటే అవుట్పుట్ యొక్క యాంప్లిట్యూడ్ చాలా చిన్నది ఉంటుంది మరియు ω చాలా తక్కువ ఉంటే యాంప్లిట్యూడ్ కూడా ఇన్పుట్ వలె ఉంటుంది మరియు ఇది 1 R C కంటే చాలా చిన్నది ఉంటుంది కాబట్టి ωCR1 అయితే అవుట్పుట్ యాంప్లిట్యూడ్ V p 1 ఇది ω కు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి సైనూసోయిడల్ స్టడీ మరియు రెస్పాన్స్ గురించి మరింత వివరంగా చర్చించినప్పుడు ఈ విషయాలను పరిశీలిస్తాము దీనిని సైనూసోయిడల్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది సైనూసోయిడల్ ఇన్పుట్ల్ కి స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని నా ఉద్దేశ్యం